లేటెక్ లో గ్రంథ సూచనలు ఎలా ఉపయోగించాలో అనే ప్రతిపాదన ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ నాకు ఒక ఫోల్డర్ ఉన్నది నాదగ్గర గల ఆర్టికల్ డెమోలాటెక్స్ అనే ఫోల్డర్లో రెండు డాక్యుమెంట్లు ఉన్నాయి ఒకటి డెమో tex అందులో వ్యాసము ఉంది మరియు రెండవది RSP మెల్ట్ స్పిన్నింగ్ bib ఇందులో సాహిత్య పరిశోధన నుండి తీసుకున్న సమాచారాన్ని కలిగి ఉంది ముందుగా jabRef ని తెరచి ఆ బిబ్ ఫైల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది ఒక స్ప్రెడ్ షీట్ లాగా ఉంటుంది అందులో ఆర్టికల్ రకం రచయిత శీర్షిక సంవత్సరం జర్నల్ మరియు ప్రత్యేకమైన బిబ్టెక్స్ కీ లను కలిగి ఉంటుంది ఒకవేళ బిబ్టెక్స్ కీ స్థలం ఖాళీగా ఉంటే మీరు జనరేట్ బిబ్టెక్స్ కీ అన్న బటన్ ఉపయోగించి వాటిని స్వయంచాలకంగా రూపొందించవచ్చు కావాలనుకుంటే మీరు ఆ కీలను మీకు తగినవిధముగా క్లుప్తంగా సవరించుకోవచ్చు మొదటగా టెక్స్ ఫైల్ ఎలా ఉంటుందో చూద్దాం ఒక చిన్న వ్యాసాన్ని తయారు చేయటానికి లేటెక్ ఆధారముగా నేను రూపొందించిన నమూనా లాటెక్స్ ఫైల్ ఇక్కడ ఉంది ఇది అంతర్జాలము నుండి గ్రహించబడిన సాహిత్యము ఇది చాలా చిన్న వ్యాసం ఈ వ్యాసము యొక్క ప్రయోజనము ప్రదర్శన కొరకు మాత్రమే ఈ వ్యాసము మొదట్లో డాక్యుమెంట్ క్లాస్ ఉండటం మీరు చూడవచ్చు 12 పాయింట్ ఎ 4 పేపర్ ఆర్టికల్ ఇప్పుడు మనము ఒక utf8 రకాన్ని ఉత్పాదక సాధనము గా అనుమతించే ప్యాకేజీని ఉపయోగిస్తున్నాము రచయిత పేరు ఇవ్వబడింది శీర్షిక ఇవ్వబడుతుంది ఆపై మనము పత్రాన్ని ప్రారంభిస్తాము make అన్న ఆదేశముతో వ్యాసం యొక్క అగ్ర శీర్షిక ను పొందగలము ఆపై మనము వ్రాసిన ప్రతము ఉన్నది మరియు దిగువన మేము పత్రాన్ని enddocument అనే ఆదేశము తో పత్రాన్ని మూసివేస్తాము ఇక్కడ రెండు ఆదేశాలు చాలా ముఖ్యమైనవి మొదటిది బిబిలోగ్రఫి bibliography మరియు తరువాత పొడిగింపు లేకుండా బిబ్ ఫైల్ యొక్క పేరు రెండవది బిబిలోగ్రఫి స్టయిల్ bibliography style అటుపై సూచనలను మీరు ఏ విధంగా ఉదహరించాలనుకుంటున్నారో చెప్పే కీవర్డ్ unsrt అనే ముఖ్యపదం సంఖ్యల వారీగా వీటిని క్రమబద్ధీకరించవచ్చని మీకు తెలియజేస్తుంది cite అనే ముఖ్యపదం ద్వారా ఇక్కడ ప్రధాన అంశము యొక్క బిబ్ టెక్స్ కీని చొప్పించడం ద్వారా మీ వ్యాసములో ఆ అనులేఖనము ను ప్రస్తావిస్తారు మీకు నచ్చిన ఏ ప్రదేశంలోనైనా మీరు వీటిని చొప్పించవచ్చు కీ ఉందని ని నిర్ధారించుకోండి ఆ కీ లు బిబ్ ఫైల్ నందు మీకు లభిస్తాయి అటు పిమ్మట మనం కంపైల్ చేసే విధానం ఏమిటంటే మొదటగా మనం లేటెక్ ఫైల్ ని కంపైల్ చేయాలి ఏమి జరుగుతుంది అంటే అనులేఖనాలు అందుబాటులో లేవని మనకు తెలుస్తుంది అప్పుడు మనము బిబ్ టెక్స్ ఫైల్ ని కంపైల్ చేయాలి తద్వారా వ్యాసములో అనులేఖనాలు మనకు అందుబాటులోకి రావటానికి సిద్ధముగా ఉంటాయి ఆ తరువాత మేము లేటెక్ ఫైల్ ని కొన్ని సార్లు కంపైల్ చేయండి అటుపై మీరు ఏ విధమినా ఫిర్యాదులు లేవని చూడగలరు అటుపై నేరుగా PDF ని పొందటానికి PDF LaTeX ను అమలు చేయండి ఆ తరువాత వ్యూ పిడిఎఫ్ పై క్లిక్ చేయండి ఆప్పుడు ఇక్కడ ఉన్న ఈ వ్యాసము కనపడుతుంది మీ సూచనలు 1 2 3 4 మొదలైనవి ఇక్కడ చూడవచ్చు అందులో సూచనలు అన్న్నీ పూర్తి వివరాలతో స్వయంచాలకంగా దిగువన జాబితా చేయబడతాయి మనము వ్రాసిన క్రమములోనే అవి కనిపిస్తాయి ఇది అనులేఖనాల వరుస క్రమాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడటానికి దీన్ని కొద్దిగా సవరిద్దాము నేను ఇక్కడ ఒక పంక్తిని తీసివేసి వేరే చోట ఉంచాను అప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి లేటెక్ ద్వారా ఆపై బిబ్ టెక్స్ అటుపై పై లేటెక్ ఇలా రెండు సార్లు కంపైల్ చేయండి ఆపై PDF LaTeX ఇప్పుడు అజీజ్ యొక్క పత్రము కోసము సూచనను మీరు చూడవచ్చు మనము సూచించిన క్రమం ప్రకారం ఇప్పుడు ఇది 3 గా పేరు మార్చబడింది మరియు టెక్స్ట్ దిగువన కూడా 3 వ సంఖ్య ప్రతిబింబిస్తుంది కాబట్టి బిబ్ ఫైల్ను ఉపయోగించి లేటెక్ లో ఈ విధంగా ప్రస్తావించడం చాలా సరళంగా ఉంటుంది తరువాత ఏదైనా సందర్భములో నైనా మీరు మరిన్ని సూచనలను జోడించాలనుకుంటున్నారు మీరు వాటిని ఇక్కడ జాబ్రిఫ్లో మానవీయంగా జోడించవచ్చు లేదా సాహిత్య శోధన చేశారు ఆపై ఆ అంశాలను బిబ్ ఫైల్లో విలీనం చేయండి మీరు లేటెక్ ఫైల్లను కంపైల్ చేయడానికి అంతర్జాలము లో ఉచితంగా లభించే మిక్టెక్స్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించవచ్చు మీ డెస్క్టాప్ నందు మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు పత్రాలను వ్రాయటానికి కంపైల్ చేయటానికి ఆపై పత్రం ఎలా ఉంటుందో చూడటానికి టెక్స్మేకర్ మీకు మంచి ఎడిటర్ ని అందిస్తుంది టెక్స్మేకర్ ని వాడటం చాలా సులువు